కీవర్డ్లు పైలట్ ప్రెషర్ ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఆక్చుయాటర్ డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఫ్లో కంట్రోల్ చెక్ వాల్వ్ పైలట్ పోర్ట్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ కంట్రోల్ యొక్క 30 వ పాఠానికి స్వాగతం ఈ పాఠంలో మనం న్యూమాటిక్ సిస్టమ్స్ చూడటం కొనసాగిస్తాము కాబట్టి 30 వ పాఠంలో మేము ఎక్కువగా కంపోనెంట్స్ న్యూమాటిక్ కంపోనెంట్స్ పరిశీలిస్తాము మేము న్యూమాటిక్ లాజిక్ పరిశీలిస్తాము మరియు మేము కొన్ని కంట్రోల్ అప్లికేషన్స్ చూస్తాము మరియు చివరకు హైడ్రాలిక్ సిస్టమ్స్ తో పోలికను చూస్తాము కాబట్టి ఇంస్ట్రుక్షనల్ ఆబ్జెక్ట్ఇవ్స్ మొదటగా కొన్ని విలక్షణమైన వాల్వ్ నిర్మాణాలను గీస్తాము AND OR న్యూమాటిక్ లాజిక్ లను వివరించగలవు క్విక్ ఎగ్జాస్ట్ ఫ్లో వాల్వ్స్ వంటి న్యుమాటిక్స్ లో ఉపయోగించే కొన్ని ప్రత్యేక రకాల వాల్వ్స్ యొక్క వివిధ విధులను వివరించవచ్చు న్యూమాటిక్ మరియు హైడ్రాలిక్ సిస్టమ్స్ యొక్క మెరిట్స్ మరియు డిమెరిట్స్ పేర్కొంటాము మరియు కొన్ని కంట్రోల్ అప్లికేషన్స్ కూడా వివరిస్తాము మనము ఇప్పటికే డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్స్ చూశాము హైడ్రాలిక్స్ లో కూడా మేము వాటిని చూశాము కాబట్టి ఇక్కడ కొత్తగా ఏమీ లేదు కాబట్టి వాల్వ్ వాస్తవానికి ఇక్కడ చూపబడింది మీరు ఇన్లెట్ మరియు అవుట్లెట్ పోర్టులను చూడవచ్చు కాబట్టి పైలట్ ప్రెషర్ ఉన్నప్పుడు ఇక్కడ స్ప్రింగ్ ని చూడవచ్చు ఇది పైలట్ ప్రెషర్ ఇది స్ప్రింగ్ లోడ్ చేయబడింది కాబట్టి పైలట్ ప్రెషర్ లేనప్పుడు ఈ స్ప్రింగ్ దానిని పైకి నెట్టబోతోంది మరియు ఇది మూసివేయబడుతుంది కాబట్టి వాల్వ్ రెండు వైపులా మూసివేయబడుతుంది కాబట్టి ఈ చిహ్నం చూపబడుతుంది మరియు పైలట్ ప్రెషర్ అప్లై చేస్తే అది తగ్గుతుంది కాబట్టి సాధారణ టు వే వాల్వ్ ప్రవాహం ఉంటుంది మనము త్రి వే వాల్వ్ వద్దకు వచ్చాము ప్రాథమికంగా రెండు పోర్టులు ఉన్నాయి ఒకటి సప్లై మరొకటి ఎగ్జాస్ట్ మరియు ఇది స్ప్రింగ్ లోడ్ ఉంది కాబట్టి పుష్ బటన్ నొక్కలేనప్పుడు ఈ సప్లై మూసివేయబడుతుంది మరియు సిలిండర్ ఎగ్జాస్ట్కు అనుసంధానించబడుతుంది కాబట్టి ఇది నొక్కినప్పుడు ఇది తెరుచుకుంటుంది మరియు ఇది మూసివేయబడుతుంది కాబట్టి ఈ పాయింట్లు మూసివేయబడతాయి మరియు సప్లై ఎగ్జాస్ట్ కు అనుసంధానించబడుతుంది కాబట్టి ఇది దీర్ఘచతురస్రం ఇవి ప్రామాణికమైనవి హైడ్రాలిక్స్ కోడ్స్ లో మీరు కూడా వాటిని చూశారు కాబట్టి మేము దీనిపై కొంచెం వేగంగా వెళ్తాము కాబట్టి ఇది ఒక ప్రత్యేకమైన వాల్వ్ దీనిని క్విక్ ఎగ్జాస్ట్ వాల్వ్ అని పిలుస్తారు ఇది అవసరం ఎందుకంటే మీరు దీనిని ఉపయోగించకపోతే న్యూమాటిక్స్లో రిటర్న్ లైన్ లేదని మీరు చూసారు కాబట్టి గాలి సాధారణంగా వాతావరణంలోకి విడుదలవుతుంది ఇప్పుడు మీరు దానిని వాతావరణానికి విడుదల చేసే ముందు ప్రశ్న ఒక యాక్యుయేటర్ అంతటా ప్రెషర్ పరంగా మంచిది ఎందుకంటే గాలి తీసుకోదు ఎందుకంటే ట్యూబింగ్ కి ఎక్కువ ప్రెషర్ తో గాలిని నడపడం అవసరం లేదు మరియు సిస్టమ్ రెస్పాన్స్ కూడా మెరుగుపడుతుంది కాబట్టి మీరు డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ వద్ద గాలిని విడుదల చేయనప్పుడు ఈ వాల్వ్స్ కొన్నిసార్లు ఉపయోగించబడతాయి కానీ క్విక్ ఎగ్జాస్ట్ వాల్వ్ ఉపయోగించి యాక్యుయేటర్ వద్ద విడుదల అవుతుంది మీరు ఇక్కడ ఒక నిర్మాణాన్ని చూడవచ్చు కాబట్టి మీరు సిలిండర్లలోకి ప్రెషర్ ని నింపుతున్నప్పుడు అవి సాధారణంగా సిలిండర్లతో అనుసంధానించబడి ఉంటాయి ఇది ప్రాథమిక మెకానిజం కాబట్టి ఇది పైకి నెట్టబడుతోంది మరియు అది నెట్టివేయబడినప్పుడు ఇది మూసివేయబడుతుంది కాబట్టి గాలి మార్గం చూపబడుతుంది గాలి సిలిండర్లోకి ప్రవహిస్తుంది ఇది DCV లేదా డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ నుండి వస్తోంది మరోవైపు ఇది సిలిండర్ నుండి వస్తున్నప్పుడు సిలిండర్ నుండి తిరిగి వచ్చేటప్పుడు అది డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ కి వెళ్ళవలసిన అవసరం లేదు మరియు అది విడుదల అవుతుంది ఇది చూడండి ఇది నొక్కండి మరియు అందువల్ల ఇది మూసివేయబడుతుంది మరియు గాలి వాస్తవానికి సిలిండర్ వద్ద స్థానికంగా వాతావరణంలోకి ప్రవహిస్తుంది కాబట్టి ఇది త్వరగా ఎగ్జాస్ట్ అవుతుంది కాబట్టి మీరు దీనిని చూడవచ్చు ఇది నడపబడుతున్న ఒక యాక్యుయేటర్ కాబట్టి ఏమి జరుగుతుంది అంటే గాలి ప్రవహిస్తుంది ఇది DCV కాబట్టి దీనిలోకి గాలి ప్రవహిస్తుంది మరియు యాక్యుయేటర్ను కదుల్చుతుంది కాబట్టి యాక్యుయేటర్ కదులుతుంది అది కదిలేటప్పుడు వాస్తవానికి గాలి బయటికి వస్తుంది కాబట్టి ఇది ప్రెషర్ తో నడిచేది మీకు తెలుసు కాబట్టి ఈ ప్రెషర్ లైన్ పెంచినప్పుడు ఈ వాల్వ్ మేము యంత్రాంగాన్ని చూపించినట్లుగా మారబోతోంది కాబట్టి ఇది వాస్తవానికి దీనికి అనుసంధానించబడి అక్కడే ఎగ్జాస్ట్ అవుతుంది వాస్తవానికి ఇది డైరెక్షన్ కంట్రోల్ వాల్వ్ కి తిరిగి రావలసిన అవసరం లేదు కాబట్టి ఈ ట్యూబింగ్ తిరిగి వచ్చే మార్గం కోసం ఉపయోగించబడదు మరియు గాలి ఇక్కడి నుండి బయటికి వస్తుంది కాబట్టి ఇది క్విక్ ఎగ్జాస్ట్ వాల్వ్ యొక్క పని మీరు అదేవిధంగా సింక్రోనైజెషన్ కోసం మీరు ఒక యాక్యుయేటర్ ను ఉంచిన తర్వాత మూడు వాల్వ్స్ వాస్తవానికి ఒకదాని తరువాత ఒకటి కదులుతాయని మీరు కోరుకుంటారు కాబట్టి మీరు గ్రహించాల్సి వస్తే ఒకదాని తరువాత ఒకటి క్రమంగా పెరుగుతున్న టైమ్ డిలే ని సృష్టించాలి ఆ తర్వాత ఈ వాల్వ్ అమలు చేయబడాలితర్వాత షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఇది పూర్తయింది ఇది ఒక విలక్షణమైన నిర్మాణం అని మీకు తెలుసు ప్రాథమిక ఆలోచన ఏమిటంటే ప్రెషర్ సృష్టించడానికి మరియు వాస్తవ వాల్వ్ ను మార్చడానికి గాలి ప్రవహించేటప్పుడు మీరు ఒక ఛాంబర్ ని దాని మార్గంలో ఉంచినట్లయితే అప్పుడు పైలట్ నుండి వచ్చే ఇన్కమింగ్ గాలి ఆ ఛాంబర్ ని పూరించడానికి ముందు ప్రెషర్ అభివృద్ధి చెంది ప్రధాన వాల్వ్ను మార్చగలదు కాబట్టి టైం డిలే అవుతుంది కాబట్టి ఇప్పుడు ఛాంబర్ యొక్క పరిమాణాన్ని బట్టి మీరు వేరియబుల్ టైం డిలే ని సృష్టించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇది ఇక్కడ జరుగుతుంది మీరు చూస్తారు ఇది పైలట్ పోర్ట్ కాబట్టి గాలి వచ్చి ఈ ఛాంబర్ ని నింపుతుంది కాబట్టి దీని తరువాత ఛాంబర్ లో నెమ్మదిగా ప్రెషర్ పెరుగుతుంది మరియు తరువాత అది వాల్వ్ను మారుస్తుంది అప్పుడు అది స్పూల్ పై ప్రెషర్ ని వర్తిస్తుంది మరియు అది వాల్వ్ను మారుస్తుంది కాబట్టి ఇది టైం డిలే ని సృష్టించే ప్రాథమిక విధానం అదేవిధంగా మీకు ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ ఉన్నాయి కాబట్టి ఫ్లో కంట్రోల్ వాల్వ్స్ ప్రధానంగా యాక్చుయేటర్ యొక్క వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తారు ముఖ్యంగా ఇది లోడ్ అవుతున్నప్పుడు కాబట్టి కొన్నిసార్లు మేము హైడ్రాలిక్స్లో చెప్పినట్లు కొన్నిసార్లు మనకు అది కావాలి అది ఉపసంహరించుకునేటప్పుడు సమయం ఆదా చేయడానికి అధిక వేగంతో ఉండాలి కాని అది లోడ్ను నడుపుతున్నప్పుడు అది తక్కువ వేగంతో ఉండాలి కొన్నిసార్లు ప్రయాణంలో కొంత భాగం ఒక వేగంతో ముగింపులో దీని వేగం నెమ్మదిగా ఉండవచ్చు ఎందుకంటే లోడ్ సాధారణంగా ఇనెర్షియా కలిగి ఉంటుంది మరియు మీరు లోడ్ను చాలా వేగంగా నెట్టివేస్తే అప్పుడు చాలా కైనెటిక్ ఎనర్జీ లోడ్లో పేరుకుపోతుంది మరియు అది వ్యతిరేకంగా వెళ్లి ఏదో దానిని కొట్టవచ్చు కాబట్టి స్ట్రోక్ చివరలో వేగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రాథమికంగా ఫ్లో కంట్రోల్ వాల్వ్ సిలిండర్ వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగించబడుతుంది మరియు మీరు ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్ను ఇన్కమింగ్ గాలి మార్గంలో లేదా అవుట్గోయింగ్ బహిష్కరణ మార్గంలో ఉంచవచ్చు సిలిండర్ యొక్క మిగిలిన సగం నుండి బహిష్కరించబడుతున్న గాలి మార్గంలో ఉంచవచ్చు ఇప్పుడు ఇది సాధారణంగా ఉంది ఒక ప్రయోజనం ఉంది ఈ రెండు కేసులను మీటర్ ఇన్ ఫ్లో కంట్రోల్ మరియు మీటర్ అవుట్ ఫ్లో కంట్రోల్ అని పిలుస్తారు కాబట్టి మీరు ఫ్లో కంట్రోల్ వాల్వ్ను ఇన్కమింగ్ గాలి ప్రవాహం ఉంచినప్పుడు మీటర్ ఇన్ మరియు అవుట్గోయింగ్ వాయు ప్రవాహంలో ఉంచినప్పుడు మీటర్ అవుట్ అవుతుంది కాబట్టి సాధారణంగా దీనిని అవుట్గోయింగ్ ప్రవాహంలో ఉంచడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇది బ్యాక్ ప్రెజర్ను సృష్టిస్తుంది ఇది సిలిండర్ వాల్వ్ యొక్క కదలికను స్టేబుల్ గా ఉంచుతుంది కాబట్టి సిలిండర్ వేగంగా కదులుతున్న క్షణం నుండి వెంటనే ఫ్లో కంట్రోల్ వాల్వ్ సిలిండర్ ను క్షీణింపజేసే కొంత ప్రెషర్ ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి ఇది ఒక రకమైన నెగటివ్ ఫీడ్బ్యాక్ మరియు ఇది సిలిండర్ కదలికను స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి అప్లికేషన్ ఇక్కడ చూపబడింది ఇది హైడ్రాలిక్స్ విషయంలో ద్రవం ప్రవహించేటప్పుడు అది ఈ మార్గం గుండా ప్రవహిస్తుంది కాబట్టి చెక్ వాల్వ్ ఉంది అది ఫ్లో కంట్రోల్ వాల్వ్ ను బైపాస్ చేస్తుంది కనుక ఇది ఈ మార్గానికి వెళుతుంది మరియు ఇది ఇక్కడ ప్రవేశిస్తుంది కాని ద్రవం బయటకు వస్తున్నప్పుడు స్పష్టంగా చెక్ వాల్వ్ గుండా వెళ్ళలేము ఎందుకంటే ఇది ఈ విధంగా ప్రవహించదు కాబట్టి ఇది ఫ్లో కంట్రోల్ వాల్వ్ గుండా వెళుతుంది మరియు చివరికి బహిష్కరించబడుతుంది కాబట్టి ఈ ఫ్లో కంట్రోల్ వాల్వ్ ఉపయోగించబడుతుంది తద్వారా సిలిండర్ ఈ విధంగా కదులుతున్నప్పుడు ఒక నిర్దిష్ట వేగం ఉంటుంది గరిష్టంగా ఇది చేయగల వేగం ఇది సాధారణంగా సాధించగలరు ఈ రెండు వాల్వ్స్ లో వేర్వేరు ఫ్లో కంట్రోల్ వాల్వ్ ల అమరికలను కలిగి ఉండవచ్చు తద్వారా రెండు వైపులా మీరు సిలిండర్ యొక్క వేర్వేరు వేగాన్ని కలిగి ఉంటారు కాబట్టి ఇది అదే కాన్సెప్ట్ కాబట్టి కొన్నిసార్లు ఇది జరుగుతుంది ఉదాహరణకు వివిధ పరిమాణాల ఆబ్జెక్ట్స్ క్లేమ్ప్ చేయాలి కొన్ని ఆబ్జెక్ట్స్ పెద్దవి కావచ్చు కొన్ని ఆబ్జెక్ట్స్ చిన్నవి కావచ్చు కాబట్టి కదులుతున్న ఒక యాక్యుయేటర్ ను కలిగి ఉన్నారు మరియు అది ఆబ్జెక్ట్ ను కలిసినప్పుడు క్లేమ్పింగ్ ఫోర్స్ సహాయంతో ఆబ్జెక్ట్ క్లేమ్ప అయ్యే వరకు పుష్ చేస్తుంది కాబట్టి మీరు ఆబ్జెక్ట్ కొలతలు బట్టి అవసరమైన క్లేమ్పింగ్ ఫోర్స్ పొందే స్ట్రోక్ ఆబ్జెక్ట్ యొక్క పరిమాణంపై ఆధారపడి ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి ఆబ్జెక్ట్ A అయితే ఈ సమయంలో క్లేమ్పింగ్ ఫోర్స్ మాత్రమే గ్రహించబడుతుంది అది B యొక్క పరిమాణంలో ఉంటే ఈ సమయంలో క్లేమ్పింగ్ ఫోర్స్ గ్రహించబడుతుంది అది C కలిగి ఉంది కాబట్టి సిలిండర్ ఎంత కదులుతుంది మరియు ఎక్కడ ఆగిపోతుందో ఛాంబర్ లో అభివృద్ధి చేసిన ప్రెషర్ ఆధారంగా నిర్ణయించవలసి ఉంటుంది కాబట్టి ప్రెషర్ అభివృద్ధి చెందుతుంది నా ఉద్దేశ్యం ఛాంబర్ లో బ్యాక్ ప్రెషర్ అభివృద్ధి చెందుతుంది అప్పుడు ఇది వాస్తవానికి కదలికను అడ్డుకుంటుంది కాబట్టి ఒక నిర్దిష్ట ప్రెషర్ డిఫరెన్స్ తలెత్తుతుంది కాబట్టి సాధారణంగా ఈ ప్రెషర్ డిఫరెన్స్ తలెత్తదు సిలిండర్ తరలించడానికి స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి వాస్తవానికి మనకు ఇది ఉండవచ్చు నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మనం ప్రెషర్ ని గ్రహించగలము మొదట్లో ప్రెషర్ డిఫరెన్స్ వేగవంతం చేయడానికి సరిపోతుంది ఆ తరువాత ప్రెషర్ డిఫరెన్స్ ఒక నిర్దిష్ట క్లేమ్పింగ్ ఫోర్స్ పొందడానికి అవసరం కాబట్టి రెండు పోర్టులలోని ప్రెషర్ డిఫరెన్స్ ని గ్రహించడం ద్వారా సిలిండర్ను యాక్టుయేట్ చేయవచ్చు తద్వారా కొంత మొత్తంలో క్లేమ్పింగ్ ఫోర్స్ అభివృద్ధి చేసిన తర్వాత అది ఆగిపోతుంది ఒక నిర్దిష్ట సమయంలో మీరు షిఫ్టింగ్ ప్రారంభించవచ్చు మరియు అది ఒక టెర్మినల్ వద్ద ప్రెషర్ మారినప్పుడు పడిపోతుంది మరియు మరొక టెర్మినల్ వద్ద ప్రెషర్ ముగుస్తుంది ఆపై అది ఒక నిర్దిష్ట స్థాయికి పైకి పెరిగినప్పుడు అప్పుడు షిఫ్టింగ్ ఆగిపోవాలి తద్వారా సిలిండర్ అంతటా కొంత ప్రెషర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అది చూపబడింది కాబట్టి మీరు ఈ ప్రెజర్ A మరియు ప్రెజర్ B లను సెన్సింగ్ చేస్తారు ఆపై మీరు ఈ వాల్వ్ను నడపడానికి తగిన లాజిక్ ఉపయోగించాలి తద్వారా కొంత మొత్తం ప్రెజర్ ఫోర్స్ అభివృద్ధి చేయబడింది ఇప్పుడు వాల్వ్స్ గురించి ఈ వాల్వ్స్ యాక్చువేట్ చేయవచ్చు మనం చూసినట్లుగా మనకు యాక్చువేటెడ్ వాల్వ్స్ కోసం వివిధ రకాల లాజిక్లు ఉన్నాయి మరియు మనకు ప్రాథమికంగా ఎలక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్ వాల్వ్ కదలవలసిన పరిస్థితిని నిర్ణయించే లాజిక్ ఎలిమెంట్స్ తో ఒక వైపు ఇంటర్ఫేస్ చేయబోతోంది కాబట్టి వాల్వ్ ఎప్పుడు కదలాలి అది ప్రధాన వాల్వ్ షిఫ్ట్ అవడానికి అవసరమైన పవర్ ని అందించాలి కాబట్టి రెండు విషయాలు అవసరం కాబట్టి ఎలెక్ట్రోమెకానికల్ యాక్యుయేటర్లను తయారు చేయవచ్చు ఇది పవర్ ని అందించడం చేయవచ్చు ఇది వివిధ మార్గాల్లో చేయవచ్చు ఉదాహరణకు ఇది నేరుగా సోలేనోయిడ్ తో నడిచే వాల్వ్ కావచ్చు అక్కడ కొంత కరెంట్ కాయిల్ లోకి నడపబడుతుంది మరియు ఇది ఈ స్పూల్ ను లాగుతుంది మరోవైపు హైడ్రాలిక్స్ విషయంలో ఇది ప్రత్యక్షంగా పైలట్ ప్రెషర్ తో నడపవచ్చు సాధారణంగా ఎయిర్ పైలట్ వాడవచ్చు ఇది కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సిగ్నల్ పైలట్ ప్రెజర్ ని డ్రైవ్ చేసే రెండు దశల విషయం కావచ్చు కాబట్టి ఒక విధమైన ఎలక్ట్రిక్ నుండి న్యూమాటిక్ కన్వర్టర్ ఉంటుంది అది కూడా సాధ్యమే కాబట్టి వివిధ మార్గాలు ఉన్నాయి సాధారణంగా ఎలక్ట్రిక్ నుండి న్యూమాటిక్ కంట్రోలర్ ఉపయోగం ఏమిటి ఎందుకంటే ఎలక్ట్రిక్ సిగ్నల్ చాలా సింపుల్ జనెరేట్ చేయబడినది మరియు మీరు కంప్యూటర్లను ఉపయోగించవచ్చు ఎలక్ట్రిక్ సిగ్నల్పై వివిధ రకాల సిగ్నల్ ప్రాసెసింగ్ ఉపయోగించుకోవచ్చు మరియు చివరకు దానిని భద్రతా అధిక పవర్ మొదలైనవి ప్రయోజనం కోసం న్యూమాటిక్ సిగ్నల్ గా మార్చవచ్చు కాబట్టి మనం తరచుగా ఎలక్ట్రో మెకానికల్ యాక్యుయేటర్లను కలిగి ఉంటాము కాబట్టి ఎలక్ట్రో మేగ్నెటిక్ యాక్యుయేటర్ ప్రాథమికంగా ఇది పెర్మనెంట్ మాగ్నెట్ మరియు ఎలక్ట్రో మాగ్నెట్ మధ్య ఎలక్ట్రో మేగ్నెటిక్ ఆకర్షణ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మీరు డ్రైవ్ చేసినప్పుడు లేదా కొన్నిసార్లు ఎలక్ట్రో మాగ్నెట్ మధ్య మరియు ఐరన్ స్పూల్ రెండూ సాధ్యమే కాబట్టి యాక్యుయేటర్లు రోటరీ లేదా లీనియర్ మరియు సాధారణంగా స్టార్టింగ్ ఫోర్స్ స్ట్రోక్ లెంగ్త్ ఎంత కదలగలదో మరియు కరెంటు రిక్వైర్మెంట్స్ వివిధ స్పెసిఫికేషన్స్ ఉండవచ్చు కాబట్టి సాధారణంగా ఫోర్స్ విలువ కరెంటు మరియు డిస్ప్లేసెమెంట్ మీద ఆధారపడి మారుతుంది ఎందుకంటే ఇది ప్రాథమికంగా ఫ్లక్స్ మీద మరియు ఫ్లక్స్ కరెంటు మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే కరెంటు మాగ్నెటో మోటివ్ ఫోర్స్ ని నిర్ణయిస్తుంది మరియు అది కదలికల సమయంలో మారుతూ ఉండే అంతరం మీద ఆధారపడి ఉండే ఫ్లక్స్ మార్గం యొక్క రేలక్టన్స్ పై కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఫోర్స్ లక్షణాలు కరెంటు తో పాటు పొజిషన్ మీద కూడా ఆధారపడి ఉంటాయి ఉదాహరణకు ఇది విలక్షణమైన సోలేనోయిడ్ వాల్వ్ కాబట్టి మీరు నేరుగా కరెంటు ను సోలేనోయిడ్ వాల్వ్లోకి డ్రైవ్ చేయవచ్చు ఇది స్పూల్ ను లాగుతుంది అదేవిధంగా మీరు ఎలక్ట్రానిక్ ఇంటర్ఫేసింగ్ కలిగి ఉండవచ్చు ఇది కొంచెం విస్తృతమైన కాన్ఫిగరేషన్ కాబట్టి మీకు సిగ్నల్స్ యొక్క ఎలక్ట్రిక్ ఫీడ్బ్యాక్ ఉండవచ్చు అది డిస్ప్లేసెమెంట్ కావచ్చు మీరు పొజిషన్ సెన్సార్లను కలిగి ఉండవచ్చు లేదా మనము చర్చించిన ప్రెజర్ సెన్సింగ్ కలిగి ఉండవచ్చు కాబట్టి ఈ ఎలక్ట్రిక్ ఫీడ్బ్యాక్లు కొన్ని ట్రాన్స్మిషన్ టెక్నాలజీని ఉపయోగించి సెన్సార్ల నుండి వచ్చాయి ఈ సందర్భంలో మేము 4 నుండి 20 మిల్లీ ఆంపియర్ గురించి ప్రస్తావించాము ఇది వేరే విషయం కావచ్చు మరియు ఈ సిగ్నల్స్ డిజిటల్ కంట్రోలర్ లో పొందబడతాయి కాబట్టి చివరకు డిజిటల్ కంట్రోలర్ వాల్వ్ నియంత్రణ కోసం అవసరమైన ఫోర్స్ ని లెక్కిస్తుంది కాబట్టి అది D నుండి A కన్వర్టర్ ద్వారా అవుట్పుట్ ఇవి A నుండి D కన్వర్టర్లు ఎందుకంటే ఈ సిగ్నల్స్ అనలాగ్ కాబట్టి వాటిని A నుండి D కి మార్చాలి ఇది మనకు ఉంది ఉదాహరణకు మేము చూపించాము ఇది డిజిటల్ ను ఉపయోగించడం కూడా సాధ్యమేనని సూచించడానికి చూపబడింది ఇది మైక్రోప్రాసెసర్ సిపియు మరియు ఇది మెమరీ కాబట్టి మైక్రోప్రాసెసర్ చివరకు డిజిటల్ కమాండ్ ఇస్తుంది ఇది అనలాగ్ కమాండ్ గా మార్చబడుతుంది సాధారణంగా ఒక పవర్ యాంప్లిఫైయర్ ఉంటుంది ఎందుకంటే మైక్రోప్రాసెసర్ సాధారణంగా కాయిల్ ని డ్రైవ్ చేయలేదు కాబట్టి సాధారణంగా రిలే లను ఉపయోగించవచ్చు లేదా పవర్ యాంప్లిఫైయర్లను ఉపయోగించవచ్చు కాబట్టి చివరకు కరెంట్ నడపబడుతుంది కరెంట్ అట్రాక్షన్ ప్రిన్సిపల్ ఉపయోగించి నడిపిన తర్వాత ఇది I2P కన్వర్టర్ మరియు దీనిని తరచుగా ఫ్లాపర్ నాజిల్ సిస్టమ్ అని పిలుస్తారు కాబట్టి ఈ కరెంట్ ప్రవహిస్తే ఇది కదలడం ప్రారంభమవుతుంది ఇది ఫ్లాపర్ ఇది కరెంట్ను బట్టి కదలడం ప్రారంభిస్తుంది మరియు అది కదలడం ప్రారంభిస్తే వాస్తవానికి ఈ గ్యాప్ చాలా అతిశయోక్తిగా చూపబడుతుంది వాస్తవానికి ఈ గ్యాప్ చాలా చిన్నదిగా ఉంటుంది మరియు చూపించబడనిది ఏమిటంటే ఒక పైలట్ ప్రెజర్ సోర్స్ కూడా ఉంది ఇది స్థిరమైన అధిక ప్రెజర్ ని కలిగి ఉంటుంది ఇప్పుడు నాజిల్ యొక్క స్థానాన్ని మార్చడం ద్వారా ఏమి జరుగుతుందో చూడండి ఈ నాజిల్ చాలా దూరంలో ఉంటే అప్పుడు ఈ పైలట్ ప్రెజర్ పడిపోయిదాని గుండా ఇక్కడ నాజిల్ ద్వారా వాతావరణం లోకి వెళ్తుంది కాబట్టి ఈ పొజిషన్ ఈ ప్రెషర్ ఇక్కడ అభివృద్ధి చెందుతుంది ఇక్కడ మీకు ఎగ్జాస్ట్ ప్రెషర్ ఉంది ఇక్కడ మీకు పైలట్ ప్రెషర్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రెషర్ ఉంది ఇప్పుడు మీరు దగ్గరగా తీసుకువచ్చినప్పుడు కాబట్టి మీరు ఫ్లాపర్ ను దగ్గరగా మరియు దగ్గరగా తీసుకువస్తున్నారు కాబట్టి మీరు ఫ్లాపర్ను మూసివేస్తున్నారు మీరు నాజిల్ ను మూసివేస్తున్నారు కాబట్టి అది పూర్తిగా మూసివేయబడి ఉంటే ప్రెషర్ కూడా పైలట్ ప్రెషర్ అయి ఉండేది ఎందుకంటే ఎగ్జాస్ట్ లేదు అది పూర్తిగా తెరిచి ఉంటే అప్పుడు ప్రెషర్ ఎగ్జాస్ట్ ప్రెషర్ కి దగ్గరగా ఉంటుంది మరియు అది కదులుతుంది మరియు ఈ కదలికలు మిల్లీమీటర్ల యొక్క ఫ్రేక్షన్స్ లో ఉంటాయి అప్పుడు మీరు చాలా ఎక్కువ సెన్సిటివిటీ వాల్వ్ యొక్క పైలట్ పోర్ట్ వద్ద ప్రెషర్ యొక్క అధిక గాయిన్ వేరియేషన్స్ కలిగి ఉంటారు మరియు వాల్వ్ మారవచ్చు కాబట్టి వాల్వ్స్ యాక్చుయేట్ చేయడానికి ఇంటర్ఫేస్లు సాధ్యమే